బయోరియాక్టర్లపై ఈ ఆన్ లైన్ NPTEL సర్టిఫికేషన్ కోర్సులో లెక్చర్ 6కు స్వాగతం మునుపటి లెక్చర్లో మనం ఎంజైమ్ కైనెటిక్స్ చూశాము మనం మైకేలిస్ మెంటన్ ఎంజైమ్ కైనెటిక్స్ కోసం ఎక్స్ప్రెషన్ ను పొందాము మరియు మనం ఒక సమస్య అనగా ఒక ప్రాక్టీస్ ప్రాబ్లెమ్ 2 1 ఈ లెక్చర్ లో ఆ సమస్యను పరిష్కరిద్దాం సమస్య ఇలా చదువబడుతుంది నన్ను ఇక్కడ పూర్తి స్క్రీన్ తయారు చేయనివ్వండి ఒక పరిశ్రమ శాస్త్రవేత్త ఒక వినూత్న పద్ధతిని అధ్యయనం చేస్తూ సెల్ కల్చర్ జరిగే సమయంలో తయారయ్యే టాక్సిన్ని బయటకు తీసివేయడం టాక్సిన్ని తగ్గించడం మరియు మీడియం రీసర్క్యులేషన్ ద్వారా సెల్ ఈల్డ్ పెంపొందించడమే దీని యొక్క లక్ష్యం ఈ విషప్రభావం సెల్ గ్రోత్ పై ప్రభావం చూపదు అయితే దీని కాన్సంట్రేషన్ 7 5 మిల్లీమోలార్ కంటే తక్కువగా ఉంటుంది ఆమె అధ్యయనం చేస్తున్న నిర్ధిష్ట టాక్సిన్ X అనే ఎంజైమ్ ఉపయోగించి ఎంజైమ్ Eని బ్రేక్ డౌన్ చేయవచ్చు ఈ బ్రేక్ డౌన్ 30 డిగ్రీ c వద్ద 7 2 p h వద్ద అధ్యయనం చేయబడింది మరియు బ్యాచ్ పరిస్థితుల్లో కైనెటిక్ డేటా డేటా పొందబడింది సమయంతో పాటు X యొక్క వైవిధ్యం ఇవ్వబడింది ఒక భాగం ఈ ఎంజైమ్ యొక్క క్షీణత మరియు భాగం b మొత్తం ఎంజైమ్ కాన్సంట్రేషన్ కు మూడు రెట్లు ఉంటే మీడియం లో X యొక్క టాక్సిన్టాక్సిన్ స్థాయిలు 30 నిమిషాల తరువాత నిర్ధారించమని మిమ్మల్ని అడిగారు ఇది ఒక ఎదురైన సమస్య కాబట్టి ఈ సమస్యను పరిష్కరించుకుందాం మొదటి ప్రశ్న మా సాధారణ మొదటి ప్రశ్న వీటిలో ఏది అవసరం పార్ట్ a మైఖేలస్ మెండెన్ పారామీటర్స్ v m మరియు K m మైకేలైస్ మెంటేన్ ఈక్వేషన్లో V K m ప్లస్ s ద్వారా v m sకు సమానం అవుతుంది నేను ఈ స్క్వేర్ బ్రాకెట్ను కాన్సంట్రేషన్ పదం కోసం డ్రాప్ చేశాను మరో విధంగా చెప్పాలంటే బ్రాకెట్లు లేకుండా ఇక్కడ s యొక్క కాన్సంట్రేషన్ సమానంగా ఉంటుంది ప్రతిసారి ఈ స్క్వేర్ బ్రాకెట్ రాయడానికి కొద్దిగా గందరగోళంగా ఉంది కాబట్టి నేను దానిని డ్రాప్ చేశాను ఈ కోర్సులో నేనిక నుంచి దానిని డ్రాప్ చేయబోతున్నాను అంటే ఏది తెలుసు లేదా ఇవ్వబడుతుంది టాక్సిన్ పై డేటా వర్సెస్ సమయం విషతుల్యం ఇక్కడ ప్రధాన అంశం టాక్సిన్ ఎంజైమ్ చర్య కొరకు ఒక రిలీఫ్ అందువల్ల మనం s వర్సెస్ t ని కలిగి ఉంటాం మరియు లెక్చర్ 5లో లెక్చర్ మెటీరియల్ నుంచి మైఖెలీస్ మెండెన్ పారామీటర్స్ M m పారామీటర్స్ ను వేల్యూ నుంచి పొందవచ్చు మరియు లైన్ వీవర్ బర్క్ ప్లాట్ యొక్క ఇంటర్ సెప్ట్ లైన్ వీవర్ బర్క్ ప్లాట్ లైన్ వీవర్ బర్క్ ప్లాట్ ద్వారా వన్ బై v వర్సెస్ వన్ బై s ఇప్పుడు ఇవ్వబడ్డ దానికి ఏమి అవసరం అవుతుంది కనెక్ట్ చేయడం ఎలా మనకు వేగాలు కావాలి ఎందుకంటే 1 బై v వర్సెస్ 1 బై s ని మనం గీయాల్సి ఉంటుంది దాని కొరకు మనకు మొదట v అవసరం అటువంటి డేటాతో మనం పనిచేస్తున్నప్పుడు ప్రతి సమయ విరామానికి వెలాసిటీస్ మనం లెక్కించవచ్చు ఈ సందర్భంలో 0 నుంచి 10 నిమిషాల మధ్య మొదటి టైమ్ ఇంటర్వెల్ 10 నుంచి 20 నిమిషాల మధ్య సెకండ్ టైమ్ ఇంటర్వెల్ 20 నుంచి 50 నిమిషాల మధ్య మూడో టైమ్ ఇంటర్వెల్ 50 నుంచి 100 వరకు నాలుగో టైమ్ ఇంటర్వెల్ డెల్టా X తో భాగించబడిన డెల్టా X గా మనం వేగాలను లెక్కించవచ్చు మరియు ఇక్కడ మనం కాన్సంట్రేషన్ కు అనుగుణంగా సమయాలు ఉంటాయి అయితే రేట్లకు అనుగుణంగా సమయాలు లేవు సాధారణంగా ఏమి చేయబడుతుంది లెక్కించబడ్డ రేటు ఇంటర్వెల్ యొక్క మిడిల్ పాయింట్ కేటాయించబడుతుంది మొదటి సందర్భంలో విరామం 0 నుంచి 10 వరకు ఉంటుంది అందువల్ల సగటు 5 రేటును మనం లెక్కించి 5 నిమిషాల కాలానికి అసైన్ చేస్తాం ఎలాగో నేను మీకు చూపిస్తాను v మైనస్ డెల్టా యొక్క డెల్టా t v ∆S∆t ఈ సందర్భంలో 10 వద్ద మొదటి కేసు 17 7 వద్ద 0 అది 20 అంటే 17 7 మైనస్ 20 అంటే డెల్టా మరియు డెల్టా t 10 మైనస్ 0 అందువల్ల మనం 17 7 మైనస్ 2 3 గా ఉంటుంది 3 యొక్క మైనస్ ప్లస్ 2 3 2 3 బై 10 0 23 మిల్లీమోల్ ఇది మిల్లీమోల్పర్ యూనిట్లో ఇవ్వబడుతుంది v 0 23 mMmin 1v 0 23 mMmin 1 కు కేటాయించబడింది t 5 min S 18 85 అందువల్ల మనం 5 నిమిషాలు చూసిన 0 మరియు 10 మధ్య పాయింట్ కు దానిని కేటాయించాల్సి ఉంటుంది కాబట్టి 5 నిమిషాల వద్ద సబ్ స్ట్రేట్ కాన్సంట్రేషన్ ఈ కాల వ్యవధిలో అది మారవచ్చని మనం భావించినట్లయితే అది మన ప్రతిపాదన మనం దగ్గరగా స్పేస్ పాయింట్లు కలిగి ఉంటే ఇది మంచిగా మారుతుంది చూద్దాం ఇది ఇక్కడ ఒక రకమైన అంచనా కొన్ని పాయింట్లు విస్తృతంగా ఖాళీ చేయబడతాయి అయితే ఇది మనం పనిచేయాల్సిన డేటా అందువల్ల డేటాతో మనం చేయగలిగినంత ఉత్తమంగా చేద్దాం కాబట్టి మధ్య పాయింట్ మధ్య పాయింట్ t కు సమానమైన కాన్సంట్రేషన్ 5 నిమిషాలకు సమానం ఇది 18 85 ఈ రెండింటి యొక్క సగటు మరియు మనం కేటాయించాల్సిన అవసరం ఉంది అప్పుడు v 2 దీని కీ మధ్య 15 8 మైనస్ 17 7 20 మైనస్ 10 మొత్తం విషయం యొక్క నెగటివ్ నిమిషానికి 0 19 మిల్లీమోల్ గా మారుతుంది v 0 19 mMmin 1v 0 19 mMmin 1 కు కేటాయించబడింది t 15 min S 16 75 mM మరియు మనం మధ్య పాయింట్ అక్కడ సూక్ష్మ కాన్సంట్రేషన్ కూడా కేటాయించాల్సి ఉంటుంది ఎందుకంటే మనం ఇక్కడ 1 బై v వర్సెస్ 1 బై s ప్లాన్ చేస్తున్నాం కాబట్టి 10 మరియు 20 నిమిషాల మధ్య పాయింట్ 15 నిమిషాలు మరియు మధ్య పాయింట్ ఈ ప్రాంతంలో లీనియర్ 17 7 మరియు 15 8 యావరేజ్ 16 75 అని భావించండి అంటే t 15 నిమిషాలు s 16 75 మరియు ఇంకా ఇంకా చాలా సమానం ఈ సంఖ్యలు 5ను పొందడానికి మనం లెక్కించిన v 0 5 నిమిషాల వద్ద సంబంధిత s 18 85 లీనియరిటీని ఉన్నట్లు ఊహించడమైనది సమయం 15 నిమిషాలకు s 15 నిమిషాలకు సమానం s 16 19 కి సమానం మరియు ఈ రెండు లెక్కలను మనం సవిస్తరంగా చూసినవిధంగా 35 నిమిషాలు మరియు 75 నిమిషాల పాటు ఈ విలువలను పొందుతాం ఇవి సంబంధిత విరామాల మధ్య పాయింట్ లు సంబంధిత లినియర్ వేరియేషన్ మధ్య పాయింట్ లు మరియు v ఆ విరామాల్లో లెక్కించబడ్డ యావరేజ్ రేట్ Time min 5 15 35 75 S mM 18 112 ఇప్పుడు మనకు ఇది ఉంది కనుక మనం 1 బై వర్సెస్ 1 బై s 1 బై v వర్సెస్ 1 బై s ని మనం ప్లాటు చేయాల్సి ఉంటుంది అపై v మరియు s ఉన్నాయి కాబట్టి దానికి ఇన్వర్స్ వాల్యూస్ కావాలి 85 కు తలవిస్తే 1 బై 18 85 0 053 అవుతుంది మీరు లెక్కించడాన్ని వెరిఫై చేయవచ్చు ఎక్కడో ఒక న్యూమరికల్ దోషం ఉందా అని నాకు చెప్పండి 75 యొక్క ఇన్వర్స్ 0 06 2 యొక్క ఇన్వర్స్ 0 076 7 8 యొక్క ఇన్వర్స్ 0 128 లేదా దాని ద్వారా 1 అదేవిధంగా v 1 యొక్క ఇన్వర్స్ 0 23 ద్వారా 1 4 26 1 ద్వారా 0 173 5 78 మరియు 1 ద్వారా 0 1S mM 1 0 128 1v 1 4 78 8 93 ఇప్పుడు ప్లాట్ చేయడానికి స్ప్రెడ్ షీట్ ఉపయోగించడం ఉత్తమం మీరు ప్లాట్ చేయడానికి గ్రాఫ్ షీట్ ఉపయోగించవచ్చు మీరు ప్లాట్ చేయడానికి స్ప్రెడ్ షీట్ ఉపయోగించవచ్చు ఒక స్ప్రెడ్ షీట్ ఉపయోగించి నేను మీకు చూపించనివ్వండి మనకు 1 బై s ఈ కాలమ్ మీద విలువలు మరియు 1 బై v ఈ కాలమ్ మీద విలువలు ఉన్నాయి 1 బై s మరియు 1 బై v మధ్య గ్రాఫ్ ని గీయడం ద్వారా ఇంతకు ముందు టేబుల్లో మనం చూసిన అవే విలువలు ఇవి మనం దీనిని 1బై v వర్సెస్ 1 బై s గా ప్లాటు చేసినట్లయితే మనకు లభించే పాయింట్లు ఇవి ఇప్పుడు ఈ స్ప్రెడ్ షీట్ m s ఎక్సెల్ ఉపయోగించడానికి మనకు అనుమతిస్తుంది లేదా ఈ పాయింట్లకు సరిపోయే అత్యుత్తమ లైన్ ఫిట్ ను గీయడానికి మనకు అనుమతిస్తుంది ఇది ఇక్కడ అత్యుత్తమ లైన్ 0 9879 యొక్క లిస్ట్ స్క్వార్ వేల్యూ ఫిట్ అవుతుంది మరియు ఇక్కడ నేను డిస్ ప్లే చేయాలని కోరిన లైన్ యొక్క 58 348 x ప్లస్ 1 4559 y అనేది v ద్వారా 1 x అనేది s ద్వారా 1 అంటే 1 బై v 58 348 మరియ 1 బై s ప్లస్ 1 445 యొక్క ప్లస్ మీరు మీ కాలిక్యులేషన్లో ఈ విధంగా చేసి ఉంటారు మీరు కూడా ఒక గ్రాఫ్ పేపర్ ని ఉపయోగించవచ్చు అది కూడా ఓకే మీరు ఆ పని చేస్తే మీరు ఇక్కడ ముగించండి 1 ద్వారా ఇదే గ్రాఫ్ మరియు ఈ స్లోప్ 58 35 గా ఉంటుంది సాఫ్ట్ వేర్ మీకు పెద్ద సంఖ్యలో అంకెలను అందిస్తుంది అయితే మనకు సంబంధించిన అంకెలను మనం ఎంచుకోవాలి మనం దీనిని ఎంచుకుందాము డెసిమల్ పాయింట్ తరువాత రెండు నంబర్స్ స్లోప్ 58 35 మరియు ఒక లైన్వీవర్ బర్క్ ప్లాట్ లో ఈ స్లోప్ K m బై v m కు సమానం అని మనకు తెలుసు అందువల్ల K m బై v m 58 35 మరియు ఇంటర్ సెప్ట్ 1 బై v m అని లైన్ వీవర్ బర్క్ ప్లాట్ లో 1 46 అవుతుందని మనకు తెలుసు నేను 1 46ని డెసిమల్ పాయింట్ తరువాత రెండు నంబర్స్ పెద్ద సంఖ్య వద్ద రౌండ్ చేస్తున్నాను Slope Kmvm58 35 Intercept 1vm1 26 mM అందువల్ల మనం V M మరియు k mలను కనుగొనవచ్చు ఇన్వర్స్ అనేది 1 బై 1 బై 1 యొక్క ఇన్వర్స్ అని మీకు తెలుసు అందువల్ల V m నిమిషానికి 0 69 మిల్లీమోలార్ అవుతుంది మరియు ఇప్పుడు మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయగలం మరియు K m ని లెక్కించగలం K m 58 35 గా ఉంటుంది k m ద్వారా 58 35 గా మీకు తెలుసు అందువల్ల k m 58 35 నుంచి v m ఇది 58 35 0 69 లేదా 40 26 మిల్లీమోలార్గా మారుతుంది అందువల్ల ఇవి మైకేలిస్ మెండెన్ పారామీటర్స్ v m ఇది నిమిషానికి 0 69 మిల్లీమోల్ మరియు k m 40 26 ఇది a భాగం మనకు ఇంకా b భాగం మిగిలి ఉంది పార్ట్ బి కొరకు అవే ప్రశ్నలు అవసరమా ఒకవేళ మొత్తం ఎంజైమ్ కాన్సంట్రేషన్ మూడు రెట్లు ఉన్నట్లయితే మీడియం లో 30 నిమిషాల తరువాత X యొక్క టాక్సిన్టాక్సిన్ల స్థాయిలు ఉంటాయి అనేది మనం కనుగొనాల్సి ఉంటుంది ఏది తెలుసు లేదా ఏది ఇవ్వబడుతుంది X యొక్క టాక్సిన్ స్థాయి 7 5 మిల్లీమోలార్ 0 సమయంలో X కాన్సంట్రేషన్ టేబుల్ నుంచి 20 మిల్లీమోలార్గా ఉంటుంది మైఖెలస్ మెంటేన్ ఈక్వేషన్ ఈ చర్య రేటును నియంత్రిస్తుందని మనకు తెలుసు a భాగం ను౦డి మైకేలియాస్ మె౦డెన్ యొక్క ప్యారామీటర్స్ గురించి మనకు తెలుసు ఇవన్నీ మనకు తెలుసు ఇప్పుడు మనం ఇవ్వబడ్డదానికి దేనిని కనెక్ట్ చేయాల్సి ఉంటుంది ఎలా చేస్తాం మనం S లేదా X కొరకు పట్టే సమయం లేదా టాక్సిన్ S ఇక్కడ టాక్సిన్ X అనేది S ప్రారంభ సమయంలో 20 మిల్లీమోలర్ల నుంచి 7 5 మిల్లీమోలర్స్ ని చేరుకోవడం కొరకు ఇక్కడ టాక్సిన్ X అనేది S అని మనం కనుగొనాల్సి ఉంటుంది ఒకవేళ ఆ సమయం 30 నిమిషాల కంటే ఎక్కువ అయితే అవును 30 నిమిషాలు ఉన్నప్పుడు 7 5 మిల్లీమోలార్ లేదా అంతకంటే ఎక్కువ ఉంటుంది ఒకవేళ 30 నిమిషాల్లో సమయం తక్కువగా ఉన్నట్లయితే మీడియం లో టాక్సిన్టాక్సిన్లు ఉండవు ఈ బ్యాచ్ ప్రక్రియలో డిసప్పీరింగ్ రేటు అ వి వి విభాజక మైన రేటు అని మనం గుర్తించాల్సి ఉంటుంది ఈ బ్యాచ్ ప్రక్రియలో v అనేది మైనస్ d d d t కు సమానం మీరు ఇక్కడ నెగటివ్ ఎక్యుమిలేషన్ రేటు K m m తో భాగించబడిన నెగటివ్ ఎక్యుమిలేషన్ రేటు కు సమానం v dSdtvmSKmS ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మనం సాధించగలిగితే మైనస్ K m ప్లస్ s ద్వారా d s సమానాలు v m d t KmSSdSvmdt డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క పరిష్కారం గురించి మీకు కొంతవరకు తెలిసినా మేం పరిగణనలోకి తీసుకొంటాము మనం అన్ని వేరియబుల్స్ తగిన వేరియబుల్స్ ఒకవైపు అన్ని s ఈ వైపు మనం ఆ విధంగా చేశాం KmS1dSvmdt ఇంటిగ్రేట్ చేయడం ద్వారా మనం మైనస్ K m ln S ప్లస్ S అనేది v m t Km lnSSvmt ఇంటిగ్రేషన్ యొక్క ప్యారామీటర్స్ S కొరకు S మరియు t0 నుంచి t కొరకు T0 0 అందువల్ల ఒకవేళ మనం ఇంటిగ్రేట్ చేసినట్లయితే Km lnSS0S S0vm Or Km lnS0SS0 Svmt మొత్తం ఎంజైమ్ కాన్సంట్రేషన్ మూడు రెట్లు ఎక్కువగా ఉన్నప్పుడు ప్రధానంగా ఏమి జరుగుతుంది మొత్తం ఎంజైమ్ కాన్సంట్రేషన్ కొత్త ఎంజైమ్ యొక్క మొత్తం కాన్సంట్రేషన్ పాత ఎంజైమ్ మొత్తం కాన్సంట్రేషన్ కంటే మూడు రెట్లు అయితే మొత్తం ఎంజైమ్ కాన్సంట్రేషన్ పై ప్రభావం ఏమిటి అది మనకు సంబంధించినది అది v m డాష్ లేదా v m గరిష్ట రేటు vm k3 Et అనేది మనకు తెలుసు కాబట్టి vmk3Et So vmk3Et vmk3×3×Et since Et3Et ∴vm3×k3×Et3vm3×0 692 07mMmin 1vm k3 Et మిగిలిన ది తిన్నని ది ఇక్కడ కాలంతో పాటువేరియేషన్ ని సబ్స్ట్రేట్ ఉంది ఇక్కడ మనం పొందాం మనం కేవలం ఆఎక్స్ప్రెషన్ కు ప్రత్యామ్నాయంగా ఒకవేళ ప్రత్యామ్నాయంగా ఉంటే 40 26 ln207 520 7 1 నిమిషాలు అందువల్ల X కాన్సంట్రేషన్ 7 5 మిల్లీమోలార్ కు తగ్గించడానికి 25 నిమిషాలు పడుతుంది మరియు 25 నిమిషాలు 30 నిమిషాల కంటే తక్కువ ఉంటుంది అందువల్ల 30 నిమిషాల వద్ద X యొక్క టాక్సిన్ఎలాంటి టాక్సిన్ ఉండదు